ఈ ఉపన్యాసాన్ని కొనసాగిద్దాం చివరి వీడియోలో మనము కొన్ని సమస్యలను పరిష్కరించాము నేను ఈ వీడియోలో మరిన్ని సమస్యల పరిష్కారాల తో కొనసాగించాలనుకుంటున్నాను కాబట్టి ఇక ప్రారంభిస్తాము మునుపటి వీడియోలో ఎక్కడ ఆపామో అక్కడి నుండి ప్రారంభిస్తాము కాబట్టి గత వీడియోలో మనము కొన్ని సమస్యలను చూపించాము అక్కడ ఇచ్చిన కొన్ని సెట్లు రింగ్ అవుతున్నాయా లేదా సరి కాదా అని తనిఖీ చేయాల్సిన కొన్ని సమస్యలను మనము చేసాము కాబట్టి మనం కొనసాగిద్దాము మరియు గ్రూప్ రింగ్ హోమోమార్ఫిజం కెర్నల్ 0 అయితే మాత్రమే ఇంజెక్టివ్ అని కూడా తనిఖీ చేద్దాం ఇప్పుడు మూడవ సమస్య కాబట్టి నేను ఆ వీడియో చివరి వీడియో నుండి కౌంటింగ్ను కొనసాగిస్తాను కాబట్టి మూడవ సమస్య క్రిందిది కాబట్టి R ఒక రింగ్ గా ఉండనివ్వండి కాబట్టి R ఏదైనా రింగ్ గా ఉండనివ్వండి R లోని ఏకైక ఐడియల్స్ 0 ఐడియల్ మరియు పూర్తి రింగ్ అయితే మాత్రమే R ఫీల్డ్ అని చూపండి ఏదైనా రింగ్ లో జీరో ఐడియల్ మరియు పూర్తి రింగ్ ఎల్లప్పుడూ ఐడియల్స్ అని గుర్తుంచుకోండి కాబట్టి R అనేది ఒక రింగ్గా ఉంటే ఇందులో ఇవి మాత్రమే ఐడియల్స్ గా ఉంటాయి R అనేది ఒక ఫీల్డ్ మరియు R అనేది ఒక ఫీల్డ్ అయితే ఇవి మాత్రమే ఐడియల్స్ కాబట్టి మనం దీనిని పరిష్కరించుకుందాం కాబట్టి మనము రెండు చిక్కులను నిరూపించాలి R అనేది ఒక ఫీల్డ్ అయితే దానికి కేవలం రెండు ఐడియల్స్ మాత్రమే ఉన్నాయని మరియు మీరు R అనేది కేవలం రెండు ఐడియల్స్ ను కలిగి ఉన్న ఏదైనా రింగ్ అయితే R అనేది ఫీల్డ్ అని చూపించాలి కాబట్టి మొదట ఈ దిశను ఊహించుకుందాం నేను I అని అనుకుంటాను R అనేది ఫీల్డ్ అని అనుకుందాం నేను R లో ఉన్న ఏకైక ఐడియల్ 0 ఐడియల్ మరియు పూర్తి రింగ్ అని చూపించాలనుకుంటున్నాను కాబట్టి R ఐడియల్ గా తీసుకుందాం అని చూపించడానికి R లోపల I ఒక ఐడియల్ గా ఉండనివ్వండి కాబట్టి I 0 అయితే మనం పూర్తి చేశామని అనుకుందాం నేను 0 మరియు R మాత్రమే ఐడియల్స్ అని చూపించాలనుకుంటున్నాను కాబట్టి I 0 అని భావించండి I అనేది 0కి సమానం కానట్లయితే a R Iలో a 0 ఇది సున్నా ఐడియల్స్ కు సమానం కాదనే నిర్వచనం కాబట్టి Iలో నాన్ జీరో ఎలిమెంట్ ఉంది కానీ R అనేది ఫీల్డ్ కాబట్టి ఫీల్డ్ అంటే ఏమిటి ఫీల్డ్ అనేది రింగ్ దీనిలో ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని కలిగి ఉంటుంది మరియు a 0 ఎలిమెంట్ a అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది R అనేది ఫీల్డ్ మరియు a అనేది R యొక్క నాన్ జీరో ఎలిమెంట్ కనుక ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని కలిగి ఉంటుంది మీచే సూచించబడినది ఇన్వర్స్ తోసూచించబడుతుంది అది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కు సాధారణ సంజ్ఞామానం కాబట్టిఇప్పుడు 'a' అనేది Iలో ఉందో లేదో మరియు కోర్సు యొక్క ఇన్వర్స్ R లో ఉందో లేదో చూద్దాం దానికి R లో ఇన్వర్స్ లో ఉంది I లో ఇన్వర్స్ ఉందని మనం అనడం లేదు R లో దాని ఇన్వర్స్ ఉంది కానీ ఐడియల్ యొక్క నిర్వచనం ఏమిటి ఏదైనా ఐడియల్ లో ఉంటే మరియు ఏదైనా రింగ్లో ఉంటే వారి ప్రోడక్ట్ ఐడియల్ లో ఉంటుంది a మరియు ఇన్వర్స్ యొక్క ప్రోడక్ట్ ఏమిటి అది 1 కాబట్టి 1 I కానీ 1 అనేది Iలో ఉంటే I R అని నేను క్లెయిమ్ చేస్తున్నాను 1 Iలో ఉంటే IR గా ఉంటుంది దీనికి కారణం Rలో ఏదైనా చిన్న r తీసుకోండి ∀ r R r r 1 I గా వ్రాయవచ్చు కాబట్టి ఇది R లో ఉంటుంది ఇది I లో ఉంది 1 Iలో ఉంది కాబట్టి r r కాబట్టి R rలోని అన్ని r ను r 1గా వ్రాయవచ్చు ఇక్కడ r అనేది R యొక్క ఎలిమెంట్ 1 అనేది ఐడియల్ I యొక్క ఎలిమెంట్ కాబట్టి ప్రోడక్ట్ ఐడియల్ గా ఉండాలి R rలోని అన్ని r Iలో ఉంటుంది కాబట్టి 'I'లో 1 ఉంటే 'I' అనేది R మనము ఈ దిశలో సరిగ్గా పూర్తి చేసాము R ఫీల్డ్ అయితే ఏదైనా నాన్ జీరో ఐడియల్ తప్పనిసరిగా పూర్తి రింగ్ అయి ఉండాలి అని మనము చూపించాము అంటే 0 మరియు R మాత్రమే ఐడియల్స్ ఇప్పుడు మనం R అనేది ఐడియల్ మాత్రమే అని అనుకుందాం కాబట్టి R లో ఐడియల్స్ 0 మరియు R మాత్రమే ఇప్పుడు దీనిని తీసుకుందాం Rలో ఉన్న ఐడియల్స్ 0 మరియు R మాత్రమే ఇది జరిగితే మనం R అని ఫీల్డ్ని చూపించాలనుకుంటున్నాము మరియు మళ్లీ ఫీల్డ్ అంటే ఏమిటి ఫీల్డ్ అనేది ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని కలిగి ఉండే ఏదైనా రింగ్ కాబట్టి నాన్ జీరో ఎలిమెంట్స్ తీసుకుందాం a Ra 0 మనము a మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని కలిగి ఉన్నట్లు చూపాలనుకుంటున్నాము మరియు అది R ఒక రింగ్ అని అనుసరిస్తుంది కాబట్టి నేను రూపొందించిన ఐడియల్ I ని పరిగణలోకి తీసుకుని చూపించడానికి ఇది కొత్త టెర్మినాలజీ నేను దీనిని వివరిస్తాను a ద్వారా రూపొందించబడింది కాబట్టి దీని ద్వారా a I r a r R ఇది నిజానికి ఒక ఐడియల్ అని నేను వాదిస్తున్నాను మరియు I యొక్క ప్రతి ఎలిమెంట్ మల్టిపుల్ అయినందున ఇది a ద్వారా ప్రోడక్ట్ చేయబడుతుందని చెప్పబడింది కాబట్టి ఇది a ద్వారా ప్రోడక్ట్ చేయబడిందని మనము చెప్తున్నాము ఈ ఐడియల్ మీ కోసం ఒక సాధారణ అబ్యాసం ఇది నేను చేయకూడదనుకుంటున్నాను మరియు నేను దీన్ని చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాను మీకు ఐడియల్ కోసం కావలసిన విధంగా ఇది మల్టిప్లికేషన్ లో క్లోజ్ చేయబడింది ఎందుకంటే మీకు ra r | a ఉంటే అది r r | a ఇది ఖచ్చితంగా ఏదైనా రింగ్ ఎలిమెంట్ ద్వారా మల్టిప్లికేషన్ కింద క్లోజ్ చేయబడింది ఎందుకంటే మీరు ఈ సెట్ ra యొక్క ఎలిమెంట్స్ ని r | తొ గుణించండి మల్టిప్లికేషన్ యొక్క డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కారణంగా r | ra అనేది r | r a అని నేను ఇక్కడ వ్రాస్తాను మరియు ఇది మళ్లీ I లో ఉంటుంది కాబట్టి మిగిలిన వివరాలను ఎక్కడైనా నేను తనిఖీ చేస్తాను కాబట్టి ఈ ఐడియల్స్ ని పరిగణించండి ఇది వాస్తవానికి ఐడియల్ I ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా a అనేది I కి చెందినది మరియు a అనేది నాన్ జీరో a అనేది I కి ఎందుకు చెందుతుంది a I ఎందుకంటే a కాబట్టి నేను స్మాల్ a యొక్క అన్ని గుణిజాలను కలిగి ఉంటాను స్మాల్ a కూడా ఖచ్చితంగా a యొక్క మల్టిపుల్ కాబట్టి a I మరియు a 0 అయినందున I నాన్ జీరో ఎలిమెంట్స్ ని కలిగి ఉన్నందున I 0 కానీ హైపోథెసిస్ ప్రకారం I అనేది ఖచ్చితంగా R అయి ఉండాలి ఎందుకంటే హైపోథెసిస్ ఏమిటి హైపోథెసిస్ ఏమిటంటే R లోని ఏకైక ఐడియల్స్ 0 మరియు R మరియు మనకు ఇక్కడ ఒక ఐడియల్ ఉంది అది 0 కాదు కాబట్టి అది R అయి ఉండాలి కానీ 1 I కి చెందుతుంది 1 I కి చెందినది ఎందుకంటే 1 అనేది RI ఎలిమెంట్ RI R కాబట్టి మరో మాటలో చెప్పాలంటే 1అనేది 1 r a రూపంలో ఉండాలి మరియు r R ఎందుకంటే నేను ra రూపంలో ఉన్న ఎలిమెంట్స్ ను మాత్రమే కలిగి ఉంటాను మరియు 1 అటువంటి ఎలిమెంట్ కాబట్టి 1 ra మరియు r R a మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ను కలిగి ఉంటుంది కాబట్టి a మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని కలిగి ఉంటుంది మనము ఒక ఎలిమెంట్ r ప్రోడక్ట్ చేసాము అంటే r a 1 అంటే r అనేది a యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాబట్టి a మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని కలిగి ఉంటుంది ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని కలిగి ఉంటుంది కాబట్టి R అనేది ఒక ఫీల్డ్ కాబట్టి ఖచ్చితంగా రెండు ఐడియల్స్ ను కలిగి ఉన్న రింగ్స్ మాత్రమే ఫీల్డ్లు మీరు రెండు కంటే ఎక్కువ ఐడియల్స్ ను కలిగి ఉన్న ఏదైనా రింగ్స్ కలిగి ఉంటే అది ఆటోమేటిక్ గా ఫీల్డ్ అయి ఉండాలి క్షమించండి మీకు రెండు కంటే ఎక్కువ ఐడియల్స్ ఉన్న రింగ్ ఉంటే అది ఫీల్డ్ కాకూడదు ఇప్పుడు తదుపరి అబ్యాసము లేదా తదుపరి సంఖ్య 4 అని చూద్దాం ఇది మునుపటి రెండు సమస్యల యొక్క పరిణామం కాబట్టి అనేది రింగుల హోమోమార్ఫిజం అని చెప్పండి R అనేది ఫీల్డ్ అని అనుకుందాం అప్పుడు ఇంజెక్టివ్ మా రింగ్స్ అన్నీ నాన్ జీరో రింగ్స్ అని మీకు గుర్తు చేయడానికి ఇది మంచి సమయం మనం ఎప్పటికీ జీరో రింగ్స్ ను పరిగణించము కాబట్టి నేను ఈ కోర్సులో చెప్పిన రింగ్ ప్రతిసారీ నేను నాన్ జీరో రింగ్ తీసుకుంటాను కాబట్టి ఇక్కడ డొమైన్ రింగ్ R అనేది రింగ్ లేదా రింగ్ హోమోమార్ఫిజం ఆటోమేటిక్ గా ఇంజెక్టివ్ అని నేను క్లెయిమ్ చేస్తున్నాను మరియు కారణం కెర్నల్ అనేది R యొక్క ఐడియల్ R అనేది ఒక ఫీల్డ్ కాబట్టి ఐడియల్ అనేది R యొక్క అన్ని ఐడియల్స్ 0 లేదా R కాబట్టి కెర్నల్ అనేది 0 లేదా R కావచ్చు కానీ కెర్నల్ R కాకూడదు ఎందుకంటే రింగ్ హోమోమోర్ఫిజం కోసం 1 అనేది 1కి వెళుతుంది మరియు అది 0 కాదు కాబట్టి కెర్నల్ R కి సమానం కాదు కాబట్టి కెర్నల్ 0కి సమానం ఇది మునుపటి సమస్య ద్వారా అనేది ఇంజెక్టివ్ అని అర్థం కాబట్టి ఇది మునుపటి రెండు సమస్యల యొక్క సూటిగా ఉండే అప్లికేషన్ కాబట్టి దాని గురించి నేనేమీ ఎక్కువ చెప్పను కానీ తదుపరి సమస్య ఇది నేను ఇంతకు ముందు ఉపయోగించినది లేదా నేను మునుపటి వీడియోలో దీని గురించి వ్యాఖ్యానించాను n అనేది ఇంటిజర్ వాస్తవానికి సహజ సంఖ్య అవుతుంది ఇది నాన్ నెగటివ్ ఇంటిజర్ అని మనము చెప్పాము Z n Z అనేది రింగ్ కాబట్టి Z n Z పై రింగ్ నిర్మాణం ఉందని నేను మీకు ముందే చెప్పాను కాబట్టి ఇది n ప్రైమ్ నెంబర్ అయితే మాత్రమే ఫీల్డ్ అవుతుంది నేను దీన్ని చేయాలనుకుంటున్నాను Z nZ నిజానికి ఒక రింగ్ అనే వాస్తవాన్ని నేను ఇక్కడ గుర్తు చేసుకోను మీరు రెండు రెసిడ్యూ క్లాస్సేస్ ను మాడ్యులో n గుణించవచ్చు లేదా మీరు రెండు రెసిడ్యూ క్లాస్సేస్ మాడ్యులో n ను జోడించవచ్చు రెసిడ్యూ క్లాస్ యొక్క ఒకటి అనేది గుణకారం కోసం ఐడెంటిటీ ఎలిమెంట్ రెసిడ్యూ క్లాస్ యొక్క 0 కూడిక మరియు మొదలైన వాటికి ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి భవిష్యత్తులో కొంత సమయం లో నేను కోషెన్ట్ రింగ్ల గురించి మరింత సాధారణంగా మాట్లాడబోతున్నాను మరియు Z nZ దానికి ఉదాహరణగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో దీన్ని రింగ్గా ఎలా భావించాలో నేను మీకు మళ్లీ గుర్తు చేస్తాను కానీ ప్రస్తుతానికి ఇది రింగ్ అని అనుకుందాం అది ప్రైమ్ నెంబర్ n అయితే మాత్రమే అది ఒక ఫీల్డ్ అని నేను క్లెయిమ్ చేస్తాను కాబట్టి మీరు సొల్యూషన్ ని సులభంగా నిర్మించగలరు కాబట్టి నేను అన్ని వివరంగా చేయను కానీ త్వరగా ప్రాథమిక ఆలోచనను మీకు చెప్తాను కాబట్టి ఈ దిశలో లేదా వాస్తవానికి ఈ దిశలో అనుకుందాం n ప్రైమ్ కాదని అనుకుందాం నేను Z mod nZ ఒక ఫీల్డ్ అని ఊహిస్తాను మరియు n ఒక ప్రైమ్ నెంబర్ అని నిరూపిస్తాను మరియు n ఒక ప్రైమ్ నెంబర్ కానట్లయితే మనం ప్రైమ్ కాదు అనే నిర్వచనాన్ని వ్రాయవచ్చు అంటే మనం n ab అని వ్రాయవచ్చు ఇక్కడ 0a n గా ఉంటాయి 4 ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే 4 ను 2 టైమ్స్ 2గా వ్రాయవచ్చు 6 ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే 6ని 2 3 మరియు 2 మరియు 3 ప్రైమ్ అని వ్రాయవచ్చు కాబట్టి నిజానికి n ను పాజిటివ్ ఇంటిజర్ అని తీసుకుందాం 0 కేసును నేను విడిగా పరిశీలిస్తాను కాబట్టి n అనేది పాజిటివ్ ఇంటిజర్ n అనేది పాజిటివ్ ఇంటిజర్ అది ప్రైమ్ కాకపోతే రెండు చిన్న పాజిటివ్ ఇంటిజర్ ప్రోడక్ట్ గా వ్రాయవచ్చు ఇప్పుడు a b Z mod nZ a b అంటే ఏమిటి Z mod n Zలో ప్రోడక్ట్ యొక్క నిర్వచనం అంటే ఇది a b a b n కాబట్టి a b a b n 0 అంటే Z mod nZ లో a b a b 0 కాబట్టి Z mod nZ లో a 0 ఎందుకంటే a ఒకవేళ 0 అయితే అంటే a అనేది n కు మాత్రమే 0 యొక్క మల్టిపుల్ Z mod nZ యొక్క 0 ఎలిమెంట్ n యొక్క గుణకాల తరగతి కాబట్టి a అనేది 0 అయితే అంటే a అనేది n యొక్క మల్టిపుల్ కానీ అదే విధంగా కానీ a అనేది n యొక్క మల్టిపుల్ కాదు ఎందుకంటే a ఖచ్చితంగా 0 మరియు n మధ్య ఉంటుంది అదే విధంగా Z mod nZ లో b 0 ఇప్పుడు Z nZ లో a కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండదని మనము క్లెయిమ్ చేస్తున్నాము అది ఎందుకు అది కలిగి ఉంటే దానితో ఆడుకుందాం కాబట్టి a b 0 గా ఉంటుంది కాబట్టి నేను ఇంతకు ముందు a b 0 అని వ్యాఖ్యానించాను a కి ఇన్వర్స్ ఉందని అనుకుందాం కాబట్టి ఎప్పటిలాగే a 1 ఇన్వర్స్ తో సూచిస్తాము కాబట్టి ఈ సమీకరణాన్ని రెండు వైపులా a 1 తో గుణిద్దాం కాబట్టిa b 0 a 1 a 100 a 1a b 0 1 b 0 b 0 ఎందుకంటే 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే b 0 బార్ కానీ ఇది అసంబద్ధమైనది ఇది అసంబద్ధం ఎందుకంటే b బార్ కూడా 0 ఎలిమెంట్ కాదుఅని నేను ఇక్కడ వ్యాఖ్యానించాను కాబట్టి a కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండదు Z mod nZ అనేది ఫీల్డ్ కాదు కాబట్టి Z mod nZ అనేది ఫీల్డ్ మరియు n ప్రైమ్ నెంబర్ కానట్లయితే Z mod nZ ఫీల్డ్ కాదని మనము నిర్ధారిస్తున్నాము కాబట్టి ఇది ఒక వైరుధ్యం కాబట్టి నేను కుడి వైపుకు అంతరార్థాన్ని నిరూపించాను ఇప్పుడు ఎడమ వైపుకు సంబంధించిన అంతరార్థాన్ని చూద్దాం ఇక్కడ నేను n ఒక ప్రైమ్ నెంబర్ అని ఊహిస్తున్నాను n అనేది ప్రైమ్ నెంబర్ నేను Z mod nZ ని ఫీల్డ్ అని చూపించాలనుకుంటున్నాను a Z mod nZ మరియు a 0 నేను ఇంటిజర్ ని తిరిగి తీసుకురాబోతున్నాను మరియు ఇంటిజర్ లక్షణాలను ఉపయోగించబోతున్నాను a అనేది ఎలిమెంట్ a కోసం మనకు కావలసిన రిప్రెసెంటేటివ్ని ఎంచుకోవచ్చు కాబట్టి Z mod nZ అనేది కో సెట్ అని గుర్తుంచుకోండి ఏదైనా కో సెట్ అనేది ఇంటిజర్ ఈక్వివాలెన్స్ క్లాస్ కాబట్టి మీరు a కోసం రిప్రెసెంటేటివ్ ని ఎంచుకోవచ్చు సహజంగానే ఆ రిప్రెసెంటేటివ్ 0a n అని పిలవడం సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే Z mod nZ లో ఏదైనా ఎలిమెంట్ ఏదైనా కోసెట్ కావచ్చు ఎందుకంటే 0 నుండి n 1 సెట్లో రిప్రెసెంటేటివ్ని కలిగి ఉంటుంది కానీ a 0 కానందున మనం రెప్రసన్టేటివ్ ని నిజానికి 0 మరియు n మధ్య పాజిటివ్ సంఖ్యగా ఎంచుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నేను మీ కోసం ప్రైమ్ నెంబర్ ల ప్రాపర్టీ ని గుర్తు చేయబోతున్నాను n ప్రైమ్ నెంబర్ మరియు a పాజిటివ్ సంఖ్య n కంటే ఖచ్చితంగా తక్కువ కాబట్టి a మరియు n కో ప్రైమ్ నెంబర్ లేదా రిలెటివ్లీ ప్రైమ్ a మరియు n కో ప్రైమ్ లేదా రిలెటివ్లీ ప్రైమ్ ఇవి ఒకే అర్థం అంటే n అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి వాటికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు n యొక్క ఫ్యాక్టర్స్ n మరియు 1 మాత్రమే a అనేది n కంటే ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది కాబట్టి n 1 అనేవి n యొక్క ఫ్యాక్టర్ కాకూడదు మరియు a యొక్క ఫ్యాక్టర్ కాదు కాబట్టి a మరియు n యొక్క ఏకైక కామన్ ఫ్యాక్టర్ 1 కాబట్టి 1 అనేది a మరియు n యొక్క ఏకైక కామన్ ఫ్యాక్టర్ కానీ ఇప్పుడు అవి కో ప్రైమ్ అంటే నేను చెప్పేది వాటి gcd అనేది 1 గ్రేటెస్ట్ కామన్ డివైసర్ 1 అంటే ఇంటిజర్ ఉనికిలో ఉన్నందున వాటిని x మరియు y అని పిలుద్దాం అంటే ax ny 1కి సమానం ఇది యూక్లిడియన్ డివిజన్ అల్గారిథమ్ని ఉపయోగించి చేయవచ్చు మీకు gcd అనేది 1 ఉన్న ఇంటిజర్ జత ఉంటే అంటే 1ని ఆ రెండు ఇంటిజర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా వ్రాయవచ్చు ఇతర మాటలలో మీరు x మరియు y లను కనుగొనవచ్చు అవి ax ny 1 కి సమానం కాబట్టి ఇప్పుడు ఈ సమీకరణాన్ని మాడ్యులో n గా పరిగణించండి అంటే నేను తప్పనిసరిగా బార్లు పెట్టాను కాబట్టి నా దగ్గర a x n y 1 కి సమానం అయితే దీని అర్థం Z mod nZలో ఇది కూడా కాబట్టి ఇది Z వెళ్తున్న మాడ్యులో Z mod nZలో ఉంది మనము దీనిని Z mod nZలో పొందుతాము కానీ n అనేది Z mod nZ లో 0 అని గుర్తుంచుకోండి కాబట్టి a x 1 అంటే a అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని కలిగి ఉండే యూనిట్ కాబట్టి x ఒక యూనిట్ అయినా అది a యొక్క ఇన్వర్స్ కాబట్టి a అనేది ఒక యూనిట్ మరియు ఏదైనా ఆర్బిటరీ a కోసం మనము దీన్ని చేసినట్లు మరియు a నాన్ జీరో అని గుర్తుంచుకోండి కాబట్టి Z mod nZ ఫీల్డ్ కాబట్టి మనం చేసినది n ప్రైమ్ నెంబర్ అయినప్పుడు Z mod nZ యొక్క ఏదైనా నాన్జీరో ఎలిమెంట్కి ఇన్వర్స్ మరియు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని ఉత్పత్తి చేశాము కాబట్టి Z mod nZ అనేది n ప్రైమ్ నెంబర్ అయితే మాత్రమే ఫీల్డ్ అని మనము చూపించాము కాబట్టి ఈ సమస్యకు ఇదే పరిష్కారం ఇప్పుడు తదుపరి సమస్యలను చేద్దాం మనము ఇప్పుడు 5 చేసాము కాబట్టి 6వ సమస్యకు వెళ్లండి కాబట్టి 6వ సమస్య ఏమిటి 6వ సమస్య ఐడియల్స్ కు సంబంధించినది కాబట్టి నేను పరిచయం చేయబోతున్నాను ఇది చాలా సులభమైన అభ్యాసము కాబట్టి R ఒక రింగ్గా ఉండనివ్వండి కానీ నేను నిర్వచించబోయే ఈ ఆపరేషన్లు ముఖ్యమైనవి కాబట్టి నేను దానిని ఇక్కడ వ్రాసి పరిష్కారాన్ని మీకు వదిలివేస్తాను R ఒక రింగ్గా ఉండనివ్వండి Rలో I మరియు J ఐడియల్స్ గా ఉండనివ్వండి R ఒక రింగ్గా ఉండనివ్వండి మరియు R లో I మరియు J ఐడియల్స్ గా ఉండనివ్వండి కాబట్టి మనము I మరియు J లపై నిర్దిష్ట ఆపరేషన్స్ నిర్వచించాలనుకుంటున్నాము కాబట్టి మనము కొత్త ఐడియల్స్ ను ఉపయోగించి నిర్వచించాలనుకుంటున్నాము I మరియు J క్రింది విధంగా ఉంటాయి కాబట్టి మొదటిది ఇది చాలా సరళమైనది ఇది కేవలం సెట్ సిద్ధాంత పరంగా I J యొక్క ఇంటర్సెక్షన్ కాబట్టి ఇది ఏమిటి ఇవి I మరియు J రెండింటిలోనూ R యొక్క ఎలిమెంట్స్ ఉంటాయి a అనేది I అలాగే Jలో ఉంటుంది కాబట్టి అది ఇంటర్సెక్షన్ కాబట్టి ఇది I J ఇది ఒక ఐడియల్ కాబట్టి ఇది మొదటి సమస్య ఇది చాలా సులభమైన అభ్యాసము నేను వివరంగా చేయను మీరు IJ లో రెండు విషయాలను తీసుకుంటే ఆ రెండు విషయాలు Iలో ఉంటాయి వాటి కూడిక మొత్తం Iలో ఉంటుంది ఆ రెండు విషయాలు Jలో ఉన్నాయి వాటి కూడిక మొత్తం Jలో ఉంటుంది కాబట్టి వాటి కూడిక మొత్తం కూడా ఇంటర్సెక్షన్ లో ఉంది మీరు I Jలో ఏదైనా తీసుకుని Rలో ఏదైనా తీసుకుంటే ఆ ప్రోడక్ట్ Iలో ఉంటుంది ఆ ప్రోడక్ట్ Jలో కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ I J లో ఉంటుంది ఇది చాలా సులభమైన అభ్యాసము నేను ఇప్పుడు పరిష్కారం చేయను I J అనేది తదుపరి ఆపరేషన్ కాబట్టి I J సాధారణంగా ఐడియల్ గా లేదని మీరు తనిఖీ చేయవచ్చు కాబట్టి ఇది ఐడియల్ I కాదు మనము దిగువ కొత్త ఐడియల్స్ ను నిర్వచించాము అని నేను చెప్పాను కానీ I J నిజానికి ఒక ఐడియల్ కాదు కాబట్టి ఉదాహరణగా R ఇంటిజర్ సమితిగా మరియు I అనేది 2 ద్వారా రూపొందించబడిన ఐడియల్ గా తీసుకుందాం Zలోని ప్రతి ఐడియల్ ఒకే ఎలిమెంట్ ద్వారా రూపొందించబడిందని మనము మునుపటి వీడియోలో చూపించామని గుర్తుంచుకోండి అది పాసిటివ్ ఇంటిజర్ n కోసం 2Z లేదా nZ రూపంలో ఉంటుంది మనం 3ని తీసుకుందాం అంటే 3Z ఇవి 2 యొక్క గుణకాలు మరియు ఇవి గుణకాలు మరియు ఈ రెండూ స్పష్టంగా ఐడియల్స్ కాబట్టి ఇప్పుడు మీరు I J తీసుకుంటే ఇవి 2 యొక్క గుణకాలు లేదా 3 యొక్క గుణకాలు అయిన ఇంటిజర్స్ ఉదాహరణకు 2 3 రెండూ I J లో ఉన్నాయి కాబట్టి 2 3 అంటే ఏమిటి 2 3 5 5 అనేది Iలో లేదు ఎందుకంటే 5 అనేది 2 యొక్క మల్టిపుల్ కాదు 5 అనేది Jలో కూడా లేదు ఎందుకంటే 5 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి మీకు I J లో 2 మరియు 3 ఉన్నాయి కానీ వాటి కూడిక I J లో లేదు అలాగే 2 మరియు 3 ఉన్నాయి కానీ వాటి కూడిక లేదు కాబట్టి I J ఐడియల్ కాదు కాబట్టి ఐడియల్స్ యొక్క యూనియన్ ఐడియల్ కాదు ఐడియల్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఐడియల్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ యూనియన్ లాంటి ఒక ఆపరేషన్ చేద్దాం కానీ మీరు దానిని అలా పిలవాలనుకుంటే అది ఐడియల్ సిద్ధాంత యూనియన్ కాబట్టి నేను I J a b రూపం లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ గా నిర్వచిస్తాను ఇక్కడ a I మరియు b J లో ఉంటుంది కాబట్టి ఇది ఒక ఐడియల్ అని నేను పేర్కొంటున్నాను I J ఒక ఐడియల్ అని నేను చెప్తున్నాను కాబట్టి I J అంటే ఏమిటో మళ్లీ గుర్తుంచుకోవాలా I J అనేది I నుండి వచ్చిన మరియు J నుండి వచ్చే ఎలిమెంట్స్ యొక్క కూడిక కాబట్టి ఇది ఒక ఐడియల్ అని నేను వాదిస్తున్నాను కాబట్టి వాస్తవానికి ఒకసారి మీరు ఈ విధంగా వ్రాసిన తర్వాత ఇది ఐడియల్ గా ఉందో లేదో తనిఖీ చేయడం చాలా సులభం కాబట్టి ఎందుకు I J లో a b మరియు c d తీసుకుందాం ab cd IJదీన్ని ac bd అని వ్రాయవచ్చు ఎందుకంటే ఇది I లో ఉంది ఎందుకంటే ac I bd J లో ఉంది సమస్య లేదు వాటి ప్రోడక్ట్ ఏమిటి నిజానికి నేను I J లోపల ఏదైనా ప్రోడక్ట్ ని తీసుకోవాలనుకోవడం లేదు కాబట్టి నేను ఏదైనా r తీసుకుంటాను r అనేది ఒక ఎలిమెంట్ మనం r a b ని తీసుకుందాం కాబట్టి ఆర్బిటరీ రింగ్ ఎలిమెంట్ మరియు ఆర్బిటరీ సెట్ ఎలిమెంట్ తీసుకోండి ఇది R లో ఉంది ఇది సెట్ Iలో ఉంది r a b అంటే ఏమిటి ఇది r a b r arb ఇప్పుడు ఇది I లో ఉందని నేను క్లెయిమ్ చేస్తున్నాను ఎందుకంటే a అనేది Iలో ఉంది r అనేది R లో ఉంది I ఐడియల్ కాబట్టి ఇది I లో ఉంది ఇది J లో ఉంది కాబట్టి ఇది I J లో ఉంది మరియు ఖచ్చితంగా 0 ఉంది మరియు మొదలైనవి కాబట్టి అన్ని లక్షణాలను తనిఖీ చేయడం సులభం కాబట్టి మనము దానిని తనిఖీ చేసాము మరియు ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచిస్తే I J ఖచ్చితంగా ఐడియల్ గా ఉంటుంది ఇది యూనియన్ ను కలిగి ఉంది ఖచ్చితంగా ఇది యూనియన్ను కలిగి ఉంటుంది ఎందుకంటే a a0 IJ లో ఉంటే b 0b IJ లో ఉంటుంది aని IJలో ఏదో ఒకటి మరియు a 0 అని వ్రాయవచ్చు కాబట్టి a0 Iలో ఉంటుంది అదేవిధంగా bI ఉంటే b 0b అని వ్రాయవచ్చు అది ఖచ్చితంగా I Jలో ఉంటుంది కాబట్టి I Jలో I ఉంటుంది I J అనేది I Jలో ఉంటుంది కాబట్టి I J అనేది I Jలో ఉంటుంది కానీ I J కంటే I J చాలా పెద్దది కావచ్చు ఇక్కడ ఈ ఉదాహరణ చూపినట్లుగా 2 మరియు 3 I Jలో ఉన్నాయి కానీ వాటి మొత్తం I Jలో లేదు కాబట్టి మనం I మరియు J యొక్క ఎలిమెంట్స్ మొత్తాలను ఈ యూనియన్ మరియు ఐడియల్ గా చేయడానికి తీసుకోవాలి ఇప్పుడు మీరు ఈ ఆలోచనల సర్కిల్ న్ని పూర్తి చేయండి కాబట్టి R Z అని I 2Z అని J 3Z అని తీసుకుందాం I J అంటే ఏమిటి నిజానికి I J మొత్తం Z అని నేను చెప్తున్నాను కాబట్టి చూద్దాం కాబట్టి I J అనేది Z అని చూపించడం అంటే 1 I Z 1 I J అని నేను క్లెయిమ్ చేస్తున్నాను ఇది ఇంతకు ముందు వచ్చిన విషయం ఒక ఐడియల్ పూర్తి రింగ్కి సమానం మరియు ఆ ఐడియల్ లో 1 ఉంటే మాత్రమే కాబట్టి ఇది సులభమైన అభ్యాసము కాబట్టి మనం చూపించాల్సినది I J Zకి సమానం అంటే నేను 1ని I Zలో చూపించాలనుకుంటున్నాను కానీ 1 3 అని వ్రాయవచ్చు ఇది Iలో ఉంది ఎందుకంటే I అనేది 2Z ఇది Jలో ఉంది కాబట్టి ఇది I J లో ఉంది కాబట్టి 2Z మరియు 3Z మొత్తం కూడిక ఇంటిజర్ పూర్తి సెట్కు సమానం యూనియన్ అనేది ఇంటిజర్ యొక్క కొంత సమూహం ఇది ఐడియల్ కాదు కాబట్టి ఇది మీరు రెండు ఐడియల్స్ కోసం నిర్వహించగల మరొక ఆపరేషన్ నేను ఇప్పుడు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను కానీ తదుపరి వీడియోలో మనము సమస్యలను కొనసాగిస్తాము మరియు మీకు అందించిన రెండు ఐడియల్స్ ను ఉపయోగించి కొత్త ఐడియల్స్ ను రూపొందించడానికి మీరు ఉపయోగించగల ఐడియల్స్ పై కార్యకలాపాలకు మరొక ఉదాహరణను ఇస్తాను ధన్యవాదాలు